కణవర్ధనము అంటే సెల్ కల్చర్ ధారావాహికకు తిరిగి స్వాగతం గత తరగతిలో మనము స్టెమ్ కణాల విభజనకు ముఖ్యముగా అస్థిపంజరపు కండరం అంటే స్కెలిటల్ మజిల్ యొక్క సహాయక కణాలకు సంబంధించిన చర్చ చేశాం అటువంటి స్టెమ్ కణాలు బాల్యావస్థ దాటిన జీవుల గుండెలలో కూడా వుంటాయి అవసరమైన సాంకేతిక పద్ధతులు తెలిస్తే మీరు వాటిని వేరుచెయ్యవొచ్చు ఈ స్టెమ్ కణాలు పెద్ద సంఖ్యలో యేదోవిధంగా వెన్నుపూసలో తిష్ఠ వేసివుంటాయి ఈ కణాలను విభజించే ప్రయత్నాలు ప్రపంచమంతా ముమ్మరంగా సాగుతున్నాయి కణాలను విభజించనిచ్చి అవి నాడీ కణాలుగా రూపొందే అవకాశం యివొచ్చు ఈ దిశగా ప్రపంచమంతటా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి దానికి కావలసిన సాంకేతిక విధానాలను రూపొందించే ప్రయత్నం కొనసాగుతోంది కానీ మనం మౌలిక సూత్రాలనెన్నడూ మరువరాదు ఈ మౌలిక సూత్రాలు మనకి అర్థం కావాలంటే మనం కణవర్థనం లేక సెల్ కల్చర్ ని యే విధంగా సాధించగలమో వివిధరకాల కణజాతులను యేవిధంగా విభజించగలమో విభజించిన వాటిని నియంత్రించబడిన నిర్ధారితమైన స్థితిగతులలో యేవిధంగా పెంపొందించగలమో మన వద్దనున్న పరిశోధనలలో జరిగే యీ విధమైన పరిశోధనలు ప్రపంచంలోను మరెక్కడో కూడా జరుగుతూ వుండవచ్చు ఈ కండరాలకు సంబంధించిన కణ వర్ధనకై మీతోబాటు నేనూ ప్రయత్నిస్తున్నప్పుడు నా ఉద్దేశాలలో వొకటి యి అస్థిపంజరంపు కండరం లేక స్కెలిటల్ మజిల్ యొక్క ఎదుగుదల యెంతో ఆసక్తికరమైనది అని మీరు గ్రహించగలగడం మొట్టమొదటగా అస్థిపంజరంపు కండరం లేక స్కెలిటల్ మజిల్ యొక్క ఎదుగుదల దానికి సంబంధించిన జీవశాస్త్ర పరమైన ప్రక్రియలను చర్చించుకుందాం అస్థిపంజరంపు కండరం లేక స్కెలిటల్ మజిల్ ఎదుగుదలను సాధించడంలో కణజాతులు ప్రత్యక్షంగా ఉపకరించవు వాటి ఎదుగుదలకు మనము సహాయక కణాలు లేక శాటిలైట్ సెల్స్ పైన ఆధారపడవలసి వస్తుంది ఇదే ఆరంభం 7వ వారంలో 3వ ఉపన్యాసం దీనికి సంబంధించినదే తల్లి గర్భంలో అస్థిపంజరంపు కండరం లేక స్కెలిటల్ మజిల్ పెరిగే విధానాన్నియిపుడు చూద్దాం కొన్ని కణాలు ఆది నుండే అస్థిపంజరంపు కండరం లేక స్కెలిటల్ మజిల్ అవడానికి నిర్ణయించబడి వున్నట్లు తోస్తున్నది నేనిప్పుడు చిత్రీకరించదలచిన కణాల సముదాయం అదే ఈ కణాలు శరీరంలో యేవొక్క అవయవం లేదా శరీర భాగంలో అస్థి పంజరంపు కండరం లేక స్కెలిటల్ మజిల్ అవసరమో అక్కడకు చేరుకుంటాయి అందువలన ఇవి ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి చేరుకుని ముందుగా ఒకదానితో ఒకటి జతకలుపుతాయి తరువాత విభజనకు లోనవుతాయి ఇవి యేవిధంగా వేరవుతున్నయో మీకు అర్థం అవుతోంది కదా ఇదే కణ విభజన జరిగే విధానం అవి జత పడిన పిమ్మట వేరైన తరువాత అవి ఒక అస్థిపంజరంపు కణజాలం లేక స్కెలిటల్ టిష్యూ ని నిర్మిస్తాయి ఇది మొదటి మెట్టు తరువాత యీ కణాలు పరిభ్రమిస్తూ రకరకాలుగా జతపడుతూ వుంటాయి ఈ కణాలు వారి ప్రత్యేకత ను కోలుపోయి సిన్షియమ్ గా తయారవుతాయి అవి కొనసాగే వొక నిర్మాణం గా రూపొందుతాయి ఇంత జరిగినా వాటి వాటి కేంద్రకములు లేక న్యూక్లియస్ లు తమ ఉనికిని కోల్పోవు అందువలన వాటిని వాటి ఆరంభం నుండి గమనించినట్లైతే అవి ఆసక్తికరమైన నాళములు వంటి నిర్మాణాలుగా దర్శనమిస్తాయి మల్టిన్యూక్లియేటెడ్ ట్యూబులను లేక అనేక కేంద్రకములు గల యీ నాళములు ను మ్యో ట్యూబుల ని పిలుస్తారు మ్యో అనగా కండరం ఇక్కడ ట్యూబ్ లు అంటే కండరాలకు సంబంధించిన ట్యూబ్ లు కండరాలకు సంబంధించిన ప్రత్యేకమైన ట్యూబ్ లు లేక నాళములు అందువలన ఇదే సూక్ష్మాతి సూక్ష్మమైన కండరపు కణజాలం ఏ యూనిట్ లోనైనా అన్నింటికన్నా చిన్నదైన కండరపు కణజాలం యిదే అంటే యి నాళములు మ్యో ఫైబర్ లను రూపొందించడానికి వొక దానితో వొకటి అనుసంధానం అవుతాయి అలా తయారైన మ్యో ఫైబర్లు క్లిష్టమైన కండరపు కణ జాలాన్ని రూపొందించడానికి వొక దానితో వొకటి జతపడతాయి మొదటి దశలో వాటి కోసం నిర్దేశించబడిన లేక నిర్ణయించబడిన ప్రదేశాలకు చేరుకుంటాయి అంటే మీరు పుట్టగానే మీ దేహంలో వొక క్లిష్టమైన ప్రక్రియ ఆరంభమవుతుంది అప్పుడు విభజన జరుగుతుంది వొక పెద్ద విభజన ఈ విభజన తరువాత ఆ కణాలు తమ వ్యక్తిగతమైన ఉనికిని కోల్పోతాయి అటుపిమ్మట అవి ట్యూబ్ లు లేక నాళముల వంటి నిర్మాణాలుగా మారుతాయి ఈ ట్యూబ్ లు లేక నాళములు ను మల్టిన్యూక్లియేటెడ్ ట్యూబ్ లు లేక మ్యో ట్యూబ్ లు అని పిలుస్తారు నాకు తెలిసిన జీవశాస్త్ర పరిధిలో మ్యో ట్యూబ్ నుండి ఒక్క కణాన్ని కూడా వెనక్కి తీసుకోలేము ఎందుకంటే అది బహుళార్థ కేంద్రము గల లేక మల్టిపుల్ న్యూక్లియస్ గల వొక అడ్డు లేని ట్యూబ్ లేక నాళము అందువలన యిప్పటికీ మనవద్ద వాటిని వేరు చేయగల విధానమేమీలేదు అవి నాకు వొంటరి కణాలను అందజేయగలవు ఒక్కసారి మ్యో ట్యూబ్ లేక నాళం తయారైతే జరిగే దాన్ని మీకు నేనుహెచ్చరిక చేస్తున్నాను వొక్కసారి మ్యో ట్యూబ్ లేక నాళం తయారయితే మీరు యే కణాన్ని తిరిగి తీసుకోలేరు కానీ వొక కణం నుండి మ్యో ట్యూబ్ లేక నాళం తయారు చేయవచ్చు ఈ కథంతా నేను మీకెందుకు చెప్తున్నాను ఇది వొక కథ వంటిదే

ఎందుకంటే యింతకు పూర్వపు తరగతిలో నిర్మాణాత్మకమైన శిల్పం వంటి కండరం తయారవడానికి కణాల అవసరం యేమిటో చర్చించుకున్నాము శరీరపు వెనుకనగల అవయవం యొక్క భాగాన్ని గమనిస్తే అద్భుతమైన ఫైబర్లు యి అవయవాన్ని ఫైబర్ లా అందంగా ఎలా మలుచుతున్నాయో గమనించవచ్చు ఈ ఫైబర్లు బహు కేంద్రకములు గలవి లేక మల్టిన్యూక్లియేటెడ్ ఫైబర్లు మీరు వాటిని స్టైన్ చేయవచ్చు ఈ అద్భుత ప్రక్రియ ద్వారా కణ శిల్పం లేక సైటో ఆర్కిటెక్చర్ కి అస్తిత్వం కలుగుతుంది కానీ వాటిలోని కణాలను వేరు చెయ్యాలని చూస్తే యేకాంతంగా వున్న కణాలను వేరు చెయ్యలేరు మీ వద్ద వున్న వొకే వొక ప్రత్యామ్నాయం వీటిలో యెక్కడో కొన్ని ఆసక్తికరమైన వ్యక్తిగతమైన తిష్ట వేసిన కణాలు పెద్ద పెద్ద కణాలు ఈ కణాలు లేక సహాయక కణాలు అస్థిపంజరంపు కండరం లేక స్కెలిటల్ మజిల్ యొక్క మరమ్మత్తుల్లో తమ పాత్రను పోషిస్తాయి సరే కాని యే విధంగా మరమ్మత్తులు చేయగలవు అవి ఏ విధంగా రిపేర్ చేస్తాయి ఇక్కడ అనుసరించిన పద్ధతి లోనే నేను ఇక్కడ వున్న వాటిని మారుద్దాం అనుకుంటున్నాను స్కెలిటల్ మజిల్ యొక్క సహాయక కణాలకు బదులు స్టెమ్ కణాలు లేక సహాయక కణాలను మీరు చూడగలరు ఈ సహాయక కణాలు విభజన చెంది గుర్తించలేని రకరకాల నాళాలను రూపొందించిన తరువాత కాలంలో బహుళార్థ కేంద్రక నాళాలను లేక మల్టినూక్లియేటెడ్ ట్యూబ్ లను రూపొందించుతాయి ఇది మౌలికమైన అభివృద్ధికి ఉదాహరణ ఇక్కడ రెండు ప్రక్రియలు వున్నాయి వీటిని విభజించ గలగడం మీ అవగాహన కి చాలా అవసరం కణ వర్థన ప్రక్రియ దీనిని ఎందుకు పోలి ఉంటుందో తెలియడానికి కూడా ఈ ప్రక్రియల వలన అద్భుత మైన నాళాలు తయారవు తాయి వొక డిష్ లో శిల్పంలా రూపు దిద్దుకునే ఆల్చిప్పలు వర్ధనం చేయడానికి వర్ధనం చెయ్యడానికి మనవద్ద వున్న ప్రత్యామ్నాయాలు గత తరగతిలో మనము విడిచి పెట్టిన చోటుకి మనని తీసుకొనిపోతాయి అక్కడ మనము పిండం లేక F18 పిండములను ప్రస్తావించి వున్నాము అంటే ఈ దశలో పిండము యొక్క వెనుక భాగపు అవయవాలలో ఎన్నో కణాలు వుంటాయి అవి కండరాలుగా తప్పక మారు తాయో లేదో కానీ నిరీక్షిస్తూ వుంటాయి లేదా కండ రాలు నిర్మించ డానికి వాటిలో అనేకమైనవి కలుస్తాయి అందువలన వీటిని వేరు చేయవలసిన సమయం ఇదే దానిని శరీరానికి ముందు భాగం నుండి కూడా తీసుకొనవచ్చు అందువలన ఎల్లప్పుడూ శరీరం వెనుక భాగం నుండి కాదు కానీ మీరిలా చేస్తే మీ పేపర్లో చెప్పండి ఇది ఉదాహరణకు మాత్రమే F 18 ఎలుక పిండం తీసుకొని దాన్ని తెరచి వొక మైక్రో ఫోర్సెప్స్ తీసుకొని దాని కణజాలంలో వొక ముక్కను బయటకు లగండి అప్పుడు మీరేమి చెయ్యాలి వేరు చెయ్యాలి కణజాలాన్ని ఒక్కొక్క కణంగా విడగొట్టాలి ఈ విభజన క్రింద చెప్పిన విధంగా వుంటుంది ఈ విభజన కోసం ట్రిప్సిన్ అనే వెరుచేయగల ద్రవం ఏజెంట్ వాడుతారు అప్పుడప్పుడు ట్రిప్సిన్ మరియు యాంత్రికమైన విభజన దీనికి తోడు పపైన్ ను కూడా వాడతారు కానీ ట్రిప్సిన్ ను వాడటమే మేలు ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉండే కణజాలాలు వాటిని సింగిల్ సెల్ సస్పెన్షన్ అనగా ఏకకణ అనిశ్చితికి గురిచేయడం సులభం కాదు కానీ ట్రిప్సిన్ ను కొద్ది సేపు అంటే పదిహేను నిమిషాల నుండి అరగాంట వరకు వాడి దానివలన కలిగే రియాక్షన్ ను ఆపడానికి యాంటీ ట్రిప్సిన్ వాడాలి లేకుంటే కణాలు కోలుకోలేనంతగా దెబ్బ తింటాయి అందువలన దాన్ని ఆపాలి అప్పుడు సింగిల్ సెల్ సస్పెన్షన్ అనగా ఏకకణ అనిశ్చితి రూపంలో ఎక్కడైనా పెంచడానికి వీలయిన స్థితి వస్తుంది ఇప్పుడు మీరు గ్రహించగలరు ఏమంటే ఈ రియాక్షన్లో రెండు దశలు ఉంటాయి వొకటి విభజన దశ రెండవది తారతమ్యం చూపగల దశ ఇప్పుడు నేను రెండు పదాలను అదనంగా ప్రవేశ పెడుతున్నాను విభజన అనే పదం ఇంతకు ముందే ప్రవేశ పెట్టాను అంటే విభజన వొక జోన్ అక్కడ వ్యక్తిగత కణాలు ఈ కండరాల కణాలను వేరుచేస్తున్నాయి వొక తారతమ్యాలు చూపే దశ కూడా వుంది ఈ రెండవ దశలో ట్యూబ్ లు అనగా నాళాలు రూపుదిద్దుకుంటాయి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విభజన సంకేతాలు ఇంకా అందుతూ వుంటే ఈ రెండు రకాలు వుండేవి కావు ఇవి వాటిని అడ్డుకునేవి విభజన సంకేతాలు ఇంకా వస్తూ వుంటే ఈ కణాలు ఎన్నటికీ నాళాన్ని తయారు చెయ్యలేవు అంటె తారతమ్యాలు చూపగలిగే సంకేతాలు లేక మొలిక్యులర్ సంకేతాలు విభజన సంకేతాలకు భిన్నమైనవి అది మనం కనవర్ధన చేయడానికి వొక క్లిష్టమైన సమీకరణను బు అందిస్తుంది అందువలన మనము మన కణవర్థన స్థితులను విభజన మరియు తారతమ్యం దశలుగా అర్థం చేసుకోవాలి స్టెమ్ కణాల తారతమ్యం తెలుసుకోవాలి అనుకున్నప్పుడల్లా ఈ సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది ఇది సాధారణ సమస్య దాన్ని ఎలా ఎదుర్కోవాలో దానికి చెందిన అంశాలు ఇందులో భాగంగా వుంటాయి అందువల్ల 2003 2004 సంవత్సరాలలో కణవర్థన చేసే చాలా మంది దాన్ని తమకు నచ్చిన పద్ధతిలో చేశారు వారు మొదటి దశలోని స్కెలిటల్ మజిల్ కణాలను సెరమ్ లో వర్ధనం చేస్తారు సెరమ్ నిర్వచింపబడని కణ విభజన జరిగే పరిస్థితి అందువలన సెరమ్ ను కలపాలి సెరమ్ మనం నిర్వచించని వొక పరిమాణం దాని మీద మనకు యే విధమైన నియంత్రణ లేదు అటువంటి పరిస్థితి లో మీరు యేమిచేస్తారో వారు కూడా అదే చేశారు నాలుగు లేక అయిదు రోజుల పాటు యీ కణాలు బాగా విభజింపబడిన తరువాత కంటికి కనపడని నిర్వజింపబడని అంశాలను పరిశీలించి వాటి నుండి దూరం చేస్తూ సెరమ్ ని తీసివేయాలి తెలియనిది అనడం సరి కాదు నిర్వజింపబడనిది అని చెప్పవచ్చు అందువలన మనకు ప్లస్ సెరమ్ ఫేస్ మైనస్ సెరమ్ ఫేస్ అనేవి ఎదురవుతాయి చాలామంది యీ విధంగానే యీ విషయాన్ని అవగాహన చేసుకుంటారు కానీ ఇది వొక ప్రామాణికమైన పద్ధతి కాదు అందువలన కాలగమనంలో కొందరు ప్రామాణికమైన నిర్వచన పూర్వకమైన పద్ధతులను రూపొందించారు వారు విభజనకు తగిన అనేక అంశాలతో నిర్వచింపదగిన పద్ధతిని వికసింపజేసారు విభజనకు పనికిరాని కారకములు నేనిక్కడ చెప్పినట్లు నాలుగైదు రోజుల తరువాత తెలిసిన కారకముల ను మీడియం విభజన కారకములను పక్కకు నెట్టుట ద్వారా తీసివేయును అన్యధాకరించు కారకములు ఉపయోగించుట వీరు అనుకరించక మరొక విధానము ఈ విధంగా మీరు 4 రోజుల పాటు మీ ప్రస్థానం కొనసాగిస్తే మీరు విభజన కారకాలు అన్యధాకరించు కారకాలు యీ రెండింటినీ కలిపినట్లవుతుంది అందువలన మీరు సమాంతరముగా 0 నుండి 5 రోజుల వరకు లేక 4 నుండి 5 రోజుల వరకు రెండింటికీ సంకేతం అందించినట్లు అవుతుంది అప్పుడు మీరు ఉపయోగించనివి అన్యధాకరించే కారకాలు అవుతాయి మీకు తెలిసిన కారకాలు అవుతాయి అందువలన వీటి సారాంశం యేమంటే XYZ కారకాలు అన్యధాకరించడానికి ఉపకరిస్తాయని నిరుపించబడ్డాయి లేదా విభజన కారకములలో వొక్కటైయిన యిటువంటి దానిని మౌలిక లేక ప్రాథమిక ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు దీన్ని సాధారణంగా FGF అనే పేరుతో వ్యవహరిస్తారు దీన్ని ప్రాథమిక కారాకంగా ఎందుకు పేరు పెట్టారంటే వీటికి వొక ఆమ్ల భాగం వున్నది మిగిలిన ఆమ్ల భాగాలను నేనిక్కడ ప్రస్తావించడం లేదు కానీ యివి ఆమ్ల భాగానికి కానీ మీ గ్రంధికి లేదా నోడ్ కి కానీ అవసరం కాబట్టి వాటి గురించి చెప్పవలసి వచ్చింది ఆమ్ల సంబంధమైన FGF బాల్యావస్థ దాటిక వెన్నుపూసకు సంబంధించిన మోటో న్యూరాన్ ల పునరుత్పత్తి కి అవసరం మీకు తెలియాలని చెప్తున్నాను ఇక్కడ మనము ప్రాధమిక లేక మౌలిక ఫైబ్రో బ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ గురించి చర్చిస్తున్నాం ఇది మనకు తెలిసిన వొక విభజన కారకము మనకందరకు తెలిసిన వొక విషయం యేమంటే ఫైబ్రో బ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ కణాలు విభజించే ప్రభావం కలవి ఒకసారి అవి విభజించపడటం మొదలైతే మొడటి 3 4 రోజులలో విభజనకు గురైతే వద్ద ఉన్న మాధ్యమం ద్వారా దానిని తొలగించాలి ఇప్పుడు ప్రాధమిక FGF తొలగించబడినది ఒకసారి ప్రాధమిక FGF తొలగించబడితే మీదగ్గర మిగిలేవి కేవలం అన్యధాకరించే సంకేతాలే అప్పుడు ఈ సంకేతాలు యీ కణాలకి రెండవ జన్మను ప్రసాదించినట్లే

పరిమాణాలు తెలిసిన ఈ విధమైన కణ ప్రతిరూపాలు లేక సెల్ మోడల్స్ అభివృద్ధి చెందడానికి కావలసిన నిర్వచింపదగిన పద్ధతులకు కూడా కారణమవుతాయి అయితే నిర్వచింపగల పధ్ధతిని అభివృద్ధి చేసినంత మాత్రాన మనమేమీ నిరుపించజాలము అంటే మీరు మీ డిష్ లో వృద్ధి చేసిన స్కెలిటల్ కండరాలు విభజించిన కండరాలు సంకోచించడాన్ని గమనించే వరకు అవి సంకోచించకపోతే మీరు విద్యుక్త ధర్మం లో వోడిపోయినట్లే మళ్ళీ యీ దశలో యేమి జరిగిందన్న విషయానికి తిరిగి వచ్చాము అయితే ఈ ట్యూబ్ లు లేక నాళాలు ఎప్పుడు తయారు అయ్యాయి ఆరంభంలో యీ కణాలు వున్నాయి ఈ కణాల పై పొరలలో చాలా ఫిలమెంటస్ ప్రోటీన్ వున్నది ఈ ఫిలమెంట్ లు చాలా వరకు యాక్టిన్ ఫిలమెంట్ యాక్టిన్ మ్యోసిన్ తో కూడుకొని వుంటాయి మ్యోసిన్ కండరాలకు సంబంధించిన అనేక కణాలను ప్రభావితం చేస్తుంది అందువలన యీ విధమైన నిర్మాణాలు రూపుదాల్చినప్పుడు యాక్టిన్ మ్యోసిల్ ఫిలమెంట్లు యీ విధoగా జత కూడుతాయి ఈ జత కట్టడం వారికి ఉపయోగకారి మీరు జంతుదేహ ధర్మశాస్త్రం యానిమల్ ఫిజియాలజీ ని పరిశీలిస్తే అక్కడ స్లయిడింగ్ ఫిలమెంట్ థియరీ అనే వొక సిద్ధాంతాన్ని చూడగలరు అక్కడ కండరాల సంకోచం స్లయిడింగ్ ఫిలమెంట్ వలన జరుగుతుందని తెలుసుకోవచ్చు ఈ స్లయిడింగ్ ఫిలమెంట్ కాల్షియమ్ స్లయిడింగ్ లేక కాల్షియమ్ రష్ వలన తీసుకొని రాబడుతుంది కాల్షియమ్ యొక్క స్పైక్ స్లయిడింగ్ ఫిలమెంట్ ను తీసుకొని వస్తుంది ఇది సంకోచానికి సంబంధించిన సంపూర్ణ ప్రక్రియకు దారితీస్తుంది ఈ తరగతిలో ఈ విషయాన్ని యింత తో ఆపుతాను మళ్ళీ వచ్చే తరగతిలో యింకా లోతుగా దీని గురించి చర్చిద్దాం వాస్తవంలో ఫెనోటైప్ కు కార్యాచరణ వలన యే విధంగా సహాయం అందుతుందో తెలుసుకోగలుగుతాం ధన్యవాదాలు